నమస్కారం మన బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కోర్స్ లో ఐదవ వారం లెక్చర్ కి సుస్వాగతం ఈ వారం రోజుల్లో మనం ప్రధానంగా ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ సర్క్యూట్స్ గురించి చెప్పుకుందాం మరియు ముఖ్యంగా ఈరోజు మనం ఫస్ట్ ఆర్డర్ RC సర్క్యూట్స్ గురించి చెప్పుకుందాం కాబట్టి ఫస్ట్ ఆర్డర్ RC సర్క్యూట్స్ అంటే అర్థం ఏమిటో చూద్దాం కాబట్టి ముఖ్యంగా RC సర్క్యూట్స్ గురించి తెలుసుకొనే ముందు మనం ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ అంటే అర్థం ఏమిటో తెలుసుకుందాం మనం రెండు రకాల సాధారణ సర్క్యూట్స్ గురించి చర్చిద్దాం మొదటి సర్క్యూట్ లో రెసిస్టర్ మరియు కెపాసిటర్ లు కలిగి ఉంటాయి రెండవ సర్క్యూట్ లో రెసిస్టర్ మరియు ఇండెక్టర్ లు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని సాధారణంగా RC మరియు RL సర్క్యూట్స్ అని పిలుస్తారు ఇప్పుడు RC మరియు RL సర్క్యూట్స్ యొక్క విశ్లేషణ కి రెసిస్టివ్ సర్క్యూట్స్ కి మనం క్రిచ్చాఫ్ లా ను ఆపాదించినట్టు ఇక్కడ కూడా వర్తింపజేయబడుతుంది ఇప్పుడు క్రిచ్చాఫ్ లా ని పూర్తిగా రెసిస్టివ్ సర్క్యూట్స్ మీద వర్తింపచేయడం చాలా సులభం ఎందుకంటే ఈ సర్క్యూట్స్ అల్జీబ్రా ఈక్వేషన్ లు ఇస్తాయి వీటిని సులభంగా పరిష్కరించవచ్చు ఎప్పుడు మనం RC మరియు RL సర్క్యూట్స్ మీద అదే క్రిచ్చాఫ్ లా ని వర్తింపజేస్తే ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది ఇది క్రిచ్చాఫ్ లా ను వుపయోగించి రెసిస్టివ్ సర్క్యూట్స్ ని కనుక్కుంటే వచ్చే ఆల్జీబ్రా ఈక్వేషన్ తో పోలిస్తే పరిష్కరించడానికి కొంచెం కష్టం గా ఉంటాయి ఇప్పుడు RC మరియు RL సర్క్యూట్స్ ని విశ్లేషిస్తే మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ లు వస్తాయి అవి కూడా ఫస్ట్ ఆర్డర్ లో ఉంటాయి అందుకే మనం ఇలాంటి సర్క్యూట్స్ ని ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్ అని పిలుస్తాము కాబట్టి మనం ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చే సర్క్యూట్స్ ని ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్ గా వర్గీకరించవచ్చు కాబట్టి ఎక్కడ మనకు ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుందో వాటిని మనం ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్ గా చెప్పవచ్చు ఇప్పుడు మనకు ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్ ను ఉత్తేజపరచడానికి రెండు మార్గాలు వున్నాయి మొదటి మార్గం సర్క్యూట్స్ లో స్టోరేజ్ ఎలిమెంట్స్ యొక్క ఇనిషియల్ కండిషన్స్ ను ఉపయోగించాలి కాబట్టి మొట్టమొదటిగా మనం కెపాసిటర్ లేదా ఇండెక్టర్ ను ఛార్జ్ చెయ్యాలి మరియు ఛార్జ్ చేసిన కెపాసిటర్ మరియు ఇండెక్టర్ ను సర్క్యూట్ లో పెట్టాలి అప్పుడు ఆ సర్క్యూట్ మాత్రమే సోర్స్ అఫ్ ఎనర్జీ ని కలిగి ఉంటుంది ఆఎనర్జీ మొత్తం కెపాసిటర్ లేదా ఇండెక్టర్ లో స్టోర్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ సర్క్యూట్ కి ఎనర్జీ ఇవ్వడానికి ఎటువంటి ఎక్స్టర్నల్ వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ అవసరం లేదు ఈ సర్క్యూట్స్ ని సోర్స్ ఫ్రీ సర్క్యూట్స్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ సర్క్యూట్స్ లో ఎటువంటి ఎక్స్టర్నల్ సోర్స్ లు అందుబాటులో ఉండవు మనకు ఇక్కడ కెపాసిటర్ మరియు ఇండెక్టర్ లు ఇనిషియల్ గా కొంత ఎనర్జీ ని స్టోర్ చేసుకుని ఉంటాయి కాబట్టి మనం ఆ ఎలిమెంట్స్ లో ఇనిషియల్ గా ఎనర్జీ స్టోర్ అయి ఉంది అని ఊహిద్దాం మరియు ఆ ఎనర్జీ వలన సర్క్యూట్ లో కరెంటు ప్రవాహం వుంది అని అనుకుందాము మరియు అది నెమ్మదిగా రెసిస్టర్ లో విడుదల అవుతుంది ఎందుకంటే మనం RC లేదా RL సర్క్యూట్ గురించి మాట్లాడినప్పుడు రెసిస్టర్ ఆ సర్క్యూట్ లో సిరీస్ లేదా పార్లల్ గా గాని కలపబడి ఉంటుంది కెపాసిటర్ లేదా ఇండెక్టర్ లో ముందుగా స్టోర్ చేసి వున్నా ఎనర్జీ ని నెమ్మదిగా విడుదల చేయాల్సిన బాధ్యత రెసిస్టివ్ కంపోనెంట్ కు వున్నది సోర్స్ ఫ్రీ సర్క్యూట్స్ అయినప్పటికీ దీనిలో ఇండిపెండెంట్ సోర్స్ లు లేనప్పటికీ ఇక్కడ కొన్నిడిపెండెంట్ సోర్స్ లు ఉంటాయి మన లెక్చర్ ముందుకు వెళ్లే కొద్దీ అలాంటి సందర్భలను చూద్దాం ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్ ని ఉత్తేజపరచడానికి రెండవ మార్గం ఏమిటంటే ఇండిపెండెంట్ సోర్స్ లను ఉపయోగించడం మొదటి మార్గం లో మీ దగ్గర ఎటువంటి సోర్స్ లు వుండవు కాబట్టి సోర్స్ ఫ్రీ సర్క్యూట్స్ అని పిలుస్తాము రెండవ మార్గం లో మీరు ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్ ని ఉత్తేజపరచడానికి ఇండిపెండెంట్ సోర్స్ లను వర్తింపజేస్తారు మొదట మనం సోర్స్ ఫ్రీ RC సర్క్యూట్ గురించి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సోర్స్ ఫ్రీ RC సర్క్యూట్ యొక్క అర్థం ఎటువంటి ఎక్స్టర్నల్ వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ లు సర్క్యూట్ కి కలపబడి వుండవు మనం సోర్స్ ఫ్రీ RCసర్క్యూట్ ని స్పష్టంగా ఎలా అవగాహన చేసుకోవాలి ఎప్పుడైతే మనం అకస్మాత్తుగా DC సోర్స్ ని సర్క్యూట్ నుండి విడగొడితే అప్పుడు మనకు ఆ సర్క్యూట్ సోర్స్ ఫ్రీ అని తెలుస్తుంది మీరు కొంత వోల్టేజ్ విలువ కలిగిన V ను ఒక వోల్టేజ్ సోర్స్ నుండి ఒక స్విచ్ ద్వారా కలపబడి వుంది అని ఊహిద్దాం మొట్టమొదట సర్క్యూట్ కి స్విచ్ కలిపి ఉంచాలి కొంత సమయం తర్వాత అకస్మాత్తుగా స్విచ్ ద్వారా వున్నా బంధము ను విడగొడదాము కాబట్టి ఈ స్థితి లో మనము పంపించిన వోల్టేజ్ కెపాసిటర్ ద్వారా ప్రసరించబడుతుంది అప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది మరియు ఎనర్జీ స్టోర్ చేయబడుతుంది మరియు మనం స్విచ్ ని విడగొట్టినప్పుడు సర్క్యూట్ ఎలా ఉంటుందో ఈ చిత్రం చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు రెసిస్టర్ సిరీస్ కలయిక లో కలిగివుంది అని అనుకుందాం మరియు కెపాసిటర్ లో ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది అనగా ఇది ఇనీషియల్ గా ఛార్జ్ అయి ఉంటుంది ఇక్కడ ఉన్న సర్క్యూట్ లో కెపాసిటర్ లో ఎలా ఎనర్జీ స్టోర్ అవుతుందో మరియు ఆస్టోర్ అయిన ఎనర్జీ రెసిస్టర్ ద్వారా ఎలా విడుదల అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం మనం స్లైడ్ లో వున్నా ఈ చిత్రం ని చుస్తే రెసిస్టర్ మరియు కెపాసిటర్ వున్నాయి ఇక్కడ చుస్తే ఒక్కొక్కటిగా వున్నాయి కానీ ఇవి ఇదే లైన్ లో వున్న అన్ని రెసిస్టర్ మరియు కెపాసిటర్ల యొక్క మొత్తనికి సమానం కాబట్టి ఒకవేళ సర్క్యూట్ లో వేర్వేరు విలువలు కలిగిన రెసిస్టర్లు మరియు కెపాసిటర్లు కలిగి వుంటాయి మనం వాటి అన్నిటిని కలిపి ఒకే ఒక సరిసమానమైన RC సర్క్యూట్ గా సృష్టిస్తాము కాబట్టి ఎక్కడ C మరియు R వుంటాయో వాటిని సరిసమానమైన కెపాసిటన్స్ మరియు సరిసమానమైన రెసిస్టెన్స్ గా పరిగణిస్తాము ఇప్పుడుమనం సర్క్యూట్ యొక్క ప్రతిస్పందనResponse ప్రతిస్పందన ని కనుక్కుందాము సర్క్యూట్ ప్రతిస్పందన అనగా సర్క్యూట్ లో ఎనర్జీ స్టోర్ చేసిన ఎలిమెంట్ లు ఎలా స్పందిస్తాయో చూడటం ఏ స్థితి లో కెపాసిటర్ ఎనర్జీ ని విడుదల చేస్తుందో చూడటం ఇప్పుడు ఇనీషియల్ గా ఛార్జ్ చేయబడిన కెపాసిటర్ సర్క్యూట్ లో ఉంటే సర్క్యూట్ నిర్వహణ ఎలా ఉంటుందో చూద్దాం మరియు రెసిస్టర్ ను సమాంతరం గా కలుపుదాం ఈ స్థితి లో ఇప్పటివరకు కెపాసిటర్ ఇనీషియల్ గా ఛార్జ్ చేయబడిందికాబట్టిమనంటైంt విలువ సున్నాకి సమానం అని అనుకుందాంకెపాసిటర్ లో కొంత ఇనీషియల్ వోల్టేజ్ V 0 వుంది అని అనుకుందాము టైం t విలువ సున్నా ఉన్నప్పుడు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ ఈ ఇనీషియల్ వోల్టేజ్ విలువ కు సమానం కాబట్టి కెపాసిటర్ లో స్టోర్ చేయబడిన ఎనర్జీ విలువ అవుతుంది సర్క్యూట్ నుండి ఒక లూప్ తీసుకుని దానికి క్రిచ్చాఫ్ కరెంటు లా ని ఉపయోగిస్తే ఈ ప్రత్యేకమైన నోడ్ దగ్గర IC IR 0 అని లభిస్తుంది IC అనగా కెపాసిటర్ C లో ప్రవహించే కరెంటు దీని విలువ IC C dv dt ఇదే విధంగా రెసిస్టర్ R లో ప్రవహించే కరెంటు I R దీని విలువ I R V R కాబట్టి t విలువ ఎంత మారుతూ వున్నప్పటికీ మనం రెసిస్టర్ ద్వారా వోల్టేజ్ ప్రవహిస్తుంది లేదా కెపాసిటర్ ద్వారా వోల్టేజ్ ప్రవహిస్తుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఇవి రెండు సమాంతరం పార్లల్ గా వున్నాయికాబట్టి ఈ రెండు ఎలిమెంట్ లలో ప్రవహించే వోల్టేజ్ సమానం ఆ వోల్టేజ్ ని v అని చెప్పవచ్చు Refer Slide Time 1013 ఇప్పుడు ఇది మన ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఎందుచేత దీనిని ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాము ఎందుకంటే ఇందులో కేవలం ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వోల్టేజ్ V మాత్రమే పాల్గొని వుంది ఇప్పుడు ఈ ఈక్వేషన్ క్రమాన్ని మర్చి రాస్తే ఈ క్రింది పదం లభిస్తుంది మనం రెండు ప్రక్కలా ఇంటిగ్రేట్ చేస్తే ఈ క్రింది విధంగా లభిస్తుంది అవుతుంది కాబట్టి ఈ స్థితి లో మనం సులభంగా అర్ధం చేసుకోవటానికి ln A ని స్థిరాంకం అని అనుకుందాము ఇక్కడ A అనగా ఇంటెగ్రేషన్ స్థిరాంకం కాబట్టి మనం తర్వాత చేయాల్సిన పని ఏమిటంటే మనం రెండు ప్రక్కల e యొక్క పవర్ లను తీసుకుంటే ఈ క్రింది విధంగా ఈక్వేషన్ లభిస్తుంది అవుతుంది ఇప్పుడు మనం ఇనీషియల్ కండిషన్ అని అనుకుంటే అప్పుడు ఈ క్రింది విధంగా వస్తుంది అవుతుంది మీరు ఇప్పుడు కనుక చూస్తే వోల్టేజ్ ప్రవహించే రెండు కంపోనెంట్ లు అవి కెపాసిటర్ లేదా రెసిస్టర్ లను వోల్టేజ్ టైం వర్యింగ్ కంపోనెంట్ అని అంటారు కాబట్టి RC సర్క్యూట్ లో వోల్టేజ్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటే ఇనీషియల్ వోల్టేజ్ కి ఎక్స్పోనెన్షియల్ డికే అవుతూ కనబడుతుంది ఇప్పుడు ఇంతవరకు ప్రతిస్పందన అనేదిఇనీషియల్ గా ఎనర్జీ స్టోర్ చేయడం ద్వారా వచ్చింది మరియు సర్క్యూట్ యొక్క ఫీజికల్ కారెక్టర్స్టిక్స్ వలన వచ్చింది అంతే కానీ బాహ్య వోల్టేజ్ సోర్స్ లేదా కరెంట్ సోర్స్ నుండి వచ్చింది కాదు అని సులభంగా చెప్పవచ్చు దీనిని సర్క్యూట్ యొక్క సహజమైన ప్రతిస్పందన అని చెప్పవచ్చు కాబట్టి ఎటువంటి బాహ్య సోర్స్ సర్క్యూట్ కి అనుసంధానం కనెక్ట్ చేయబడి లేదు మరియు సర్క్యూట్ నుండి వచ్చిన ప్రతిస్పందన వలన ఎక్స్టర్నల్ గా ఎనర్జీ విడుదల అయ్యింది దీనిని సర్క్యూట్ యొక్క సహజసిద్ధమైన ప్రతిస్పందన అని పిలుస్తాము కాబట్టి దీనిని సులభంగా సర్క్యూట్ యొక్క సహజసిద్ధమైన ప్రతిస్పందన అని చెప్పవచ్చు సర్క్యూట్ యొక్క వోల్టేజ్ మరియు కరెంట్ పరంగా ఉండే ప్రవర్తనను స్వయంగా వచ్చింది కానీ ఎటువంటి బాహ్య సోర్స్ నుండి ఉత్తేజం లేదా ప్రేరేపణ పొందలేదు అని చెప్పవచ్చు ఇప్పుడు దీనిని రేఖా చిత్రం రూపం లో ఎలా సూచించవచ్చు ఎప్పుడైతే మీరు సహజసిద్ధమైన ప్రతిస్పందన ని రేఖా చిత్రం రూపంలో సూచించాలి అనుకుంటారో అది క్రింద చూపిన చిత్రం లో చూపిన విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చూస్తే మీ దగ్గర అనే కంపోనెంట్ వుంది ఇప్పుడు సర్క్యూట్ లో ఇంకొక కంపోనెంట్ టైం కాన్స్టాంట్ వుంది అని పరిగణిద్దాం మరియు దీనిని గ్రీక్ లెటర్ తో సంభోదిద్దాం ఇప్పడు టైం కాన్స్టాంట్ విలువ RC అని చెప్పవచ్చు అప్పుడు ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు ఎప్పుడైతే మీరు ఈ ఫంక్షన్ కి రేఖాచిత్రం గీస్తే అది ఒక ఎక్స్పోనెన్షియల్ డికెయింగ్ గా ఉంటుంది అని మీరు చూడవచ్చు కాబట్టి మనం టైం విలువ t సున్నాఅనగా t0 వున్నప్పుడు మనకు ఇనీషియల్ వోల్టేజ్ విలువ V0 అని తెలుసు మరియు తరువాత దీని వలనే ఈ ఫాక్టర్ డికెయింగ్ అవుతుంది మరియు చివరకి మొత్తం ఎనర్జీ రెసిస్టర్ లో విడుదల అవుతుంది కాబట్టి ఎప్పుడు t విలువ సున్నా అవుతుందోఅప్పుడు దానిని మనం ఇనీషియల్ కండిషన్ అని అంటాము కాబట్టి సహజసిద్ధమైన ప్రతిస్పందన అనేది కేవలం సర్క్యూట్ లో సహజంగా ఉద్భవించిన ప్రతిస్పందన మీద ఆధారపడుతుంది కానీ ఏ బాహ్య సోర్స్ మీద ఆధారపడదు ఎందుకంటే కెపాసిటర్ లో ఎనర్జీ ఇనీషియల్ గా స్టోర్ చేయబడుతుంది కాబట్టి సర్క్యూట్ లో ఇంటర్నల్ గా ఎనర్జీ విడుదల అవుతుంది దాని వలనే సహజసిద్ధమైన ప్రతిస్పందన వస్తుంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే టైం t అనునది τ కి సమానం అయితే అనగా మనం t కి బదులు τ ప్రతిక్షేపిస్తే అప్పుడు మన ఈక్వేషన్ సులభం గా అవుతుంది కాబట్టి ఆ సమయం లో అవుతుంది ఇప్పుడు దీని అర్ధం ఏమిటో చూద్దాం ఎప్పుడైతే మనం టైం t అనేది టైం కాన్స్టాంట్ కి సమానం అని చెప్తామో అప్పుడు ఈ సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన 1e అనగా e టూ ది పవర్ మైనస్ 1 గా తగ్గుతూ ఉంటుంది దీని అర్ధం ఇది ఇనీషియల్ విలువ లో 36 8 శాతం తగ్గుతుంది మనం ఎప్పుడు అయితే RC కి బదులు t అని వ్రాసి మరియు t అనేది τ కి సమానం అని చెప్తామో అప్పుడు ఈ విలువ వస్తుంది కాబట్టి మనం τ ని సర్క్యూట్ లో ఈ క్రింది విధంగా సూచించవచ్చు కాబట్టి ఒకవేళ మీరు యొక్క విలువకి రేఖాచిత్రం ని గీస్తే అందులో VO ని హారం గా తీసుకుంటే అది అవుతుంది ఇప్పుడు మనము రేఖాచిత్రం ని టైం t ని మరియు టైం t యొక్క అనేక రెట్లు అయిన τ తో గీద్దాం అనగా టైం కాన్స్టాంట్ తో గీద్దాం కాబట్టి ఒకవేళ మనం 5τ తో పోలిస్తే అనగా 5 సార్లు టైంకాన్స్టాంట్ యొక్కవిలువ వోల్టేజ్ v లో 1 శాతం కన్నా తక్కువ వుంటుంది కాబట్టి మనం ఏమి చెప్పవచ్చు అంటే కెపాసిటర్ పూర్తిగా డిశ్చార్జెడ్ లేదా మీరు ఇంకోవిధంగా చెప్పాలి అంటే 5 టైం కాన్స్టాంట్స్ కి పూర్తిగా ఛార్జ్ అవుతుంది అని చెప్పవచ్చు కాబట్టి దీని అర్ధం ఏమిటి అంటే సర్క్యూట్ చివరి స్థితి లేదా స్టడీ స్టేట్ అనగా నిశ్చల స్థితి కి చేరుకోవటానికి 5 τ ని తీసుకుంటుంది టైం విలువ లోఎటువంటి మార్పులు లేకపోతే ఈ విధంగా ప్రతి టైం విరామం ఇంటర్వెల్intervel τ కి వోల్టేజ్ మునపటి విలువలో 36 8 శాతం తగ్గిపోతుంది కాబట్టి మనం పైన చూపిన ఖచ్చితమైన పట్టికటేబుల్ ఆధారంగా కూడా చెప్పవచ్చు టైంలో వచ్చే ప్రతి పెరుగుదల ఇంక్రిమెంట్ విలువ τ విలువ కిసమానం అయితే ఇప్పుడున్న వోల్టేజ్ విలువలో 36 8 శాతం తగ్గుతుంది ఎందుకంటే Vt e అని సులభంగా చెప్పవచ్చు కాబట్టి ఒకవేళ మీరు టైం t యొక్క విలువ మారుస్తూ ఉంటే అది Vt లో 36 8 శాతం కి సమానం గా ఉంటుంది ఈ విధంగా టైం యొక్క విలువకి సంబంధం లేకుండా ఏ విలువ అయినా ఇవ్వచ్చు కాబట్టి ఇప్పుడు మీరు టైం t యొక్కవిలువని τ 2 τ లేదా 3 τ గా కూడా పెట్టి చూడవచ్చుమీకు ఏ విలువ వచ్చిన అది మునపటి వున్నా విలువ లో 36 8 శాతం వస్తుంది ఇప్పుడు టైం కాన్స్టాంట్ విలువ చాలా తక్కువ వుంటే మరింత వేగంతో వోల్టేజ్ తగ్గుతుందికాబట్టి దీని అర్ధం ఏమిటి అంటే RC సర్క్యూట్ లో టైం ప్రతిస్పందన చాలా వేగంగా వుంటుంది మీరు పైన ఉన్న చిత్రం ని జగ్రత్తగా గమనిస్తే టైం కాన్స్టాంట్ τ విలువ చాల చిన్నది ఎంతఅంటే ఇది RC అనగా R మరియు C ల యొక్క ప్రోడక్ట్ కు సమానంగా ఉంటుంది దీని విలువ వక్రరేఖకర్వ్లో చాలా చిన్నదిగా వుంటుంది వేరే వాటితో పోలిస్తే వోల్టేజ్ వక్రరేఖకర్వ్ చాలా తొందరగా క్షీణిస్తోంది కాబట్టి τ విలువ ఎంత తగ్గిస్తే అంతే వేగంగా సర్క్యూట్లో వోల్టేజ్ విలువ క్షీణిస్తోంది మరియు ఒకవేళ τ విలువ ఎక్కువగా వుంటే మనం సర్క్యూట్ యొక్క నెమ్మదైన ప్రతిస్పందన చూడవచ్చుకాబట్టి మనం టైం కాన్స్టాంట్ తక్కువగా వుంటే సర్క్యూట్ వేగవంతమైన ప్రతిస్పందన ఇస్తుంది మరియు ఇది స్టడీ స్టేట్ కి వేగంగా చేరుతుంది ఎక్కడ అయితే మనం ఎక్కువ టైం కాన్స్టాంట్ ఇస్తామో అప్పుడు సర్క్యూట్ యొక్క నెమ్మదైన ప్రతిస్పందన ఇస్తుంది ఎందుకంటే ఇది స్టడీ స్టేట్ కిచేరుకోవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇప్పుడు టైం కాన్స్టాంట్ విలువ చిన్నది లేదా పెద్దది వున్నా 5 టైం కాన్స్టాంట్ ల విలువ కి సర్క్యూట్ స్టడీ స్టేట్ కి చేరుతుంది ఎందుకంటే 5 టైం కాన్స్టాంట్ లు అయ్యేటప్పటికి సర్క్యూట్ లోని వోల్టేజ్ విలువ ఇనీషియల్ విలువ లో 1 శాతం కన్నా తగ్గిపోతుంది కాబట్టి టైం కాన్స్టాంట్ విలువ చిన్నది లేదా పెద్దది అయినా పెద్ద ప్రభావం వుండదు 5 సార్ల టైం కాన్స్టాంట్ విలువకి సర్క్యూట్ స్టడీ స్టేట్ కి చేరుతుంది ఎప్పుడు టైం కాన్స్టాంట్ విలువ చిన్నదిగా వుంటుందో అనగా ఆ స్థితి లో 5 సార్ల τ విలువ చిన్నది గా ఉంటే సర్క్యూట్ స్టడీ స్టేట్ విలువ కి చాలా వేగంగా చేరుతుంది ఇప్పుడు మనం v నివుపయోగించి కరెంటు విలువ ని కనుక్కుందాము ఒకవేళ ఒక ఖచ్చితమైన టైం t లో పవర్ P గనుక రెసిస్టర్ లో విడుదల అయితే అప్పుడు ఆ క్షణం లో విడుదల అయినా పవర్ యొక్క విలువ ఏమి అవుతుందంటే ఈ టైం t వరకు రెసిస్టర్ ద్వారా గ్రహించబడిన ఎనర్జీ విలువ ఈ క్రింది విధంగా వుంటుంది ఇప్పుడు ఈ ఈక్వేషన్ గనుక చూస్తే టైం t విలువ సున్నాకి సమానం అయితే ఎనర్జీ విలువ కూడా సున్నా అవుతుంది ఎప్పుడు అయితే మనం టైం యొక్క విలువ అనంతం కు సమానం అని చెబుతామో అప్పుడు ఈ బ్రాకెట్లో వున్నా పదం సున్నా అవుతుంది కాబట్టి అవుతుంది ఈ ఎనర్జీ విలువ వేరే ఏమీకాదు కెపాసిటర్ లో ఇనీషియల్ గా స్టోర్ చేయబడిన ఎనర్జీ విలువ అవుతుంది కాబట్టి మనం కెపాసిటర్ వున్నా మొత్తం ఎనర్జీ విలువటైం విలువ అనంతం అయినప్పుడు రెసిస్టర్ ద్వారా విడుదల అవుతుందికాబట్టి కెపాసిటర్ లోవున్న ఎనర్జీ మొత్తం విడుదల కావడానికి టైం విలువ అనంతం కావాలి అనగా చాలా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలిఎప్పుడైతే మనం సోర్స్ ఫ్రీ RC సర్క్యూట్ మీద పనిచేస్తుంటే గుర్తుంచుకోవాల్సినవి మొదటిది ఇనీషియల్ వోల్టేజ్ మరియు రెండవది టైం కాన్స్టాంట్ τ యొక్క విలువ ఎప్పుడైతే మనకు ఈ రెండిటి విలువలుతెలుస్తాయో అప్పుడు మనం సులభంగా ఈక్వేషన్ వుపయోగించి కరెంటు లేదా వోల్టేజ్ లాంటి అనేకమైన తెలియని పారామీటర్ల విలువలను సాధించవచ్చు మరియు కనుక్కోవచ్చు కాబట్టి సర్క్యూట్ యొక్క ఔట్ పుట్ ఏదైతే నిర్వచిస్తామో అదే విలువ టైం కాన్స్టాంట్ అవుతుంది కాబట్టి టైం కాన్స్టాంట్ కనుక్కునేటప్పుడుఅది RC విలువ కి సమానం గా వుండాలి R అనగా థేవినిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కాబట్టి మీకు పెద్ద సర్క్యూట్ ఇచ్చినప్పుడు మరియు మీరు సర్క్యూట్ ప్రతిస్పందన తెలుసుకోవాలి అంటే మీరు కేవలం థేవినిన్ థీరం ని వాడవచ్చు మరియు కెపాసిటర్ టెర్మినల్ దగ్గర R విలువ కేవలం థేవినిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి దీని అర్ధం ఒకవేళ మీరు సర్క్యూట్ యొక్క టైం ప్రతిస్పందన తెలుసుకోవాలి అంటే కెపాసిటర్ యొక్క విలువ మరియు థేవినిన్ రెసిస్టెన్స్ విలువ ని కనుక్కుంటే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు సర్క్యూట్ ఉద్దేశం బాగా అర్ధం కావడానికి ఒక ఉదాహరణ సహాయం తీసుకుందాము దాని వలన మీకు ఈ సర్క్యూట్ ఉద్దేశం ఇంకా బాగా అర్ధం అవుతుంది ఒకవేళ ప్రత్యేకంగా తీసున్నా పైన చిత్రం లో కెపాసిటర్ ద్వారా ప్రవహించబడుతున్న వోల్టేజ్ విలువ 15 వోల్ట్స్అని మీరు చూడవచ్చు ఇప్పుడు మనము ఏమి చేయాలి మనం Vc Vx ix విలువలను కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు మీరు ఏమి చేస్తారు మొదట ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి లేదా మీరు కెపాసిటర్ టెర్మినల్ దగ్గర థేవినిన్ రెసిస్టెన్స్ ఉందని చెప్పవచ్చు మరియు మనకు కెపాసిటర్ వోల్టేజ్ తెలుసు అప్పుడు V C విలువ నుండి మనం Vx మరియు ix ల విలువలని కనుక్కోవచ్చు ఇప్పుడు 8 ఓం మరియు 12 ఓం రెసిస్టర్లు సిరీస్ లో వున్నాయి మరియు ఈ కలయిక కి 5 ఓం రెసిస్టర్ సమాంతరం గా ఉంటుంది మొత్తం అన్నిటిని లెక్కించి చుస్తే R యొక్క ఈక్వివలెంట్ విలువ 4 ఓం వస్తుంది దీనిని పైన స్లైడ్ లో చూడవచ్చు కాబట్టి ఇప్పుడు చివరకు R యొక్క ఈక్వివలెంట్ విలువ 4 ఓం ఇది కెపాసిటర్ 0 1 ఫారాడ్ కు సమాంతరంగా కలపబడి వుంది కెపాసిటర్ యొక్క ఇనిషియల్ వోల్టేజ్ 15 వోల్ట్స్ పైన చూపించిన స్లైడ్ లో తెలియని పారామీటర్స్ ని కనుక్కోవడం చూడవచ్చు కాబట్టి దీనితో ఈ రోజు లెక్చర్ ని ముగిద్దాము ఈ లెక్చర్ లో మనం RC సర్క్యూట్ యొక్క సహజసిద్ధమైన ప్రతిస్పందన గురించి చర్చించాము మరియు తరువాతి లెక్చర్ లో మనం RL సర్క్యూట్ యొక్క సహజసిద్ధమైన ప్రతిస్పందన గురించి చర్చిద్దాము ధన్యవాదములు